కాబట్టి మనము మన మునుపటి ఉపన్యాసంతో కొనసాగిద్దాం అక్కడ నేను కొన్ని VLSI డిజైన్ ఆటోమేషన్ దశల గురించి మాట్లాడాను కాబట్టి ఈ రెండవ భాగం లో మనము మన చర్చను కొనసాగిద్దాం మరియు ఫీజికల్ డిజైన్ సైకిల్ లో చాలా ముఖ్యమైన కొన్ని ఇతర దశలను కూడా పరిశీలిస్తాము కాబట్టి టైమింగ్ అనాలిసిస్ యొక్క స్టాటిక్ అనాలిసిస్ ఏమిటో తెలుసుకోవడానికి ముందు స్టాటిక్ టైమింగ్ అనాలిసిస్తో ప్రారంభిస్తాము ఒక డిజైన్ ను సాధారణ కోణం నుండి చూద్దాం కాబట్టి మనము ఒక డిజైన్ను సృష్టించినప్పుడు మనకు కొన్ని డిజైన్ స్పెసిఫికేషన్లు ఉంటాయి సాధారణంగా డిజైన్ స్పెసిఫికేషన్స్ అంటే నేను ఈ సర్క్యూట్ను మినిమం క్లాక్ ఫ్రీక్వెన్సీ లో నడపాలనుకుంటున్నాను ఉదాహరణకు 600 మెగాహెర్ట్జ్ అనుకుందాం ఇది మినిమం క్లాక్ ఫ్రీక్వెన్సీ అయి ఉండాలి ఇన్పుట్ మరియు అవుట్పుట్ లైన్ల మధ్య మాక్సిమం పాసిబుల్ డిలే లాంటి కొన్ని విషయాలు ఉండవచ్చు ఇవి టైం రిలేటెడ్ కంస్ట్రయిన్స్ స్పెసిఫికేషన్లకు సంబంధించి సంతృప్తికరంగా ఉండటానికి డిజైన్ను అర్హత సాధించడానికి సంతృప్తి చెందాలి ఇప్పుడు ఏమి జరుగుతుందంటే డిజైన్ ప్రాసెస్ లో మీ ఫంక్షన్ కార్యాచరణ పరంగా సరైన డిజైన్కు చేరుకుంటుంది కానీ సమయం చూడండి 0158 మీరు కనుగొన్నది డిలే పరం గా మీ ఎక్సపెక్టేషన్ లేదా రిక్వైర్మెంట్ ప్రకారం అది పని చేయదు ట్రాన్సలేషను సినోప్సిస్ ని చూడండి సమయం చూడండి 0212 మీరు ఉపయోగించే కాడెన్స్ మెంటర్ గ్రాఫిక్స్ ఏమైనా చాలా క్లిష్టమైన సాఫ్ట్వేర్ మరియు అవి ఉత్పత్తి చేసేవి ఎల్లప్పుడూ ఉత్తమమైనది గా ఉంటాయని లేదా మీ అవసరాలను అన్ని సమయాలలో తీర్చగలదని మీరు ఎప్పటికీ ఊహించలేరు కాబట్టి మీరు పొందుతున్న డిజైన్ను నిర్ధారించడానికి మీరు టూల్స్ లేదా సిస్టమ్స్తో నిరంతరం సంభాషించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు స్టాటిక్ టైమింగ్ అనాలిసిస్ ఈ విషయంలో చాలా ముఖ్యమైన దశ ఎందుకంటే సాధారణ కారణం ఏమిటంటే ఈ రోజు మనం సర్క్యూట్ డిజైన్ల గురించి మాట్లాడుతున్నాము ఇక్కడ మనకు చాలా కఠినమైన టైమింగ్ అవసరాలు రియల్ టైం అవసరాలు మినిమం క్లాక్ ఫ్రీక్వెన్సీ అవసరాలు ఉన్నాయి కాబట్టి డీటైల్డ్ ఫ్యాబ్రికేషన్ దశల్లోకి వెళ్లేముందు సర్క్యూట్ నెట్లిస్ట్ను ముందే విశ్లేషించగలగాలి మనం ఎక్కడైనా ఏదైనా తప్పుగా వెళ్తున్నామో లేదా అని అంచనా వేయాలి కాబట్టి మనము కొన్ని కరెక్టీవ్ స్టెప్స్ ను తీసుకోవచ్చు మీరు మీ నెట్లిస్ట్ ను మాడిఫై చేయవచ్చు మా క్లాక్ లను ఆ విధంగా వేగంగా చేయడానికి మనం ప్రయత్నించవచ్చు మరియు మీరు ఒకరకమైన వరస్ట్ కేసు అనాలిసిస్ ను ఉపయోగించి ఏదైనా చేయవచ్చు కాబట్టి స్టాటిక్ టైమింగ్ అనాలిసిస్ ప్రాథమికంగా దాని గురించి మాట్లాడుతుంది కాబట్టి ఇది ప్రాథమికంగా సర్క్యూట్ నెట్లిస్ట్ను విశ్లేషించడానికి వరస్ట్ కేసు సర్క్యూట్ డిలే ని నిర్ణయించడానికి ప్రయత్నిస్తుందని నేను పేర్కొన్నాను మీరు వరస్ట్ కేసు సర్క్యూట్ డిలే ని లెక్కించినప్పుడు ఇక్కడ చూడండి మీరు గేట్ల డిలే ని కొన్ని సింగిల్ సంఖ్యలుగా మాత్రమే పరిగణించరు ఈ డిలే 5 ఆ గెట్ యొక్క డిలే 4 ఇది 3 మరియు మొత్తం డిలేని లెక్కించడం వంటి విషయాలను సరళీకృతం చేయవచ్చని నేను చెప్తున్నాను కాని ఈ విషయాలు అంత సులభం కాదు కాబట్టి ఈ రోజుల్లో మనం డీప్ సబ్మైక్రాన్ టెక్నాలజీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి VLSI చిప్లో గేట్ల ను కల్పించబడినప్పుడు పారామితులలో చాలా వైవిధ్యాలు ఉండవచ్చు ఒక గేట్ కు డిలే 5 కావచ్చు లేదా మరొక గేట్ కి 4 7 కలిగి ఉండవచ్చు మరొకదానికీ డిలే 5 2 కావచ్చు కాబట్టి డిలే వేరియేషన్స్ చాలా ఉంటాయి కాబట్టి మనము దీనిని డిజైన్ స్లాక్ మినిమం వాల్యూ మరియు మాక్సిమం వాల్యూ అని పిలుస్తాము కాబట్టి గేట్ డిలే దానిలోనే ఉండాలి అది దానిలో లేదని మనము కనుగొంటే అప్పుడు మా సర్క్యూట్ విఫలమవుతుంది కానీ స్లాక్ తగినంతగా పరిగణించబడాలి ఫ్యాబ్రికేషన్ సమయంలో వేరియేషన్స్ ను జాగ్రత్తగా చూసుకోవాలి ఆ ప్రాంతాలలోనే ఉండాలి అదేవిధంగా సిగ్నల్స్ యొక్క రైసింగ్ టైం మరియు ఫాలింగ్ టైం మాక్సిమం లేదా స్లో గా పెరుగుతున్న మరియు స్లో గా పడిపోయే టైం లు ఈ స్లాక్ విలువలను నిర్ణయించడానికి మనము జాగ్రత్త వహించాలి ఇది అందులో ఒకటి దీన్ని ఉపయోగించి మీరు వరస్ట్ కేసు సర్క్యూట్ డిలే ని అంచనా వేయవచ్చు మరియు అందువల్ల మీరు క్లాక్ సిగ్నల్కు ఫీడ్ ఇవ్వగల గరిష్ట పున్యాన్ని అంచనా వేయవచ్చు మీరు సర్క్యూట్లో కొంత అనాలిసిస్ చేయగలరు మరియు మీరు కొన్ని సర్క్యూట్ మార్పులను సూచించవచ్చు తద్వారా సర్క్యూట్ వేగంగా నడుస్తుంది క్లాక్ స్ వేగంగా తయారవుతాయి ఇది ఆధునిక వ్యవస్థలలో ఒక ముఖ్యమైన దశ అని నేను చెప్పవచ్చు ఇప్పుడు ఇక్కడ ఒక సాధారణ ఉదాహరణ తీసుకుందాం కాబట్టి ఇక్కడ మీరు చూడగలిగినట్లుగా మనకు 4 గేట్లు వున్న సాధారణ కాంబినేషన్ సర్క్యూట్ ఉంది ఈ ABC ప్రాధమిక ఇన్పుట్లు మరియు ఈ J మరియు ఈ మరొక D అవుట్పుట్లు అవుతాయి కాబట్టి మనము దీనిని సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ వలే మోడల్ చేయవచ్చు ఇక్కడ మనము ఇన్పుట్ వైపు మరియు అవుట్పుట్ వైపు 2 డమ్మీ నోడ్స్ ను ఉపయోగిస్తాము మరియు ప్రతి సిగ్నల్ లైన్ లేదా ప్రతి గేట్ ఒక వర్టెక్స్ ద్వారా సూచించవచ్చు కాబట్టి ప్రతి సిగ్నల్ లైన్ ఈ గ్రాఫ్లో ఒక వెర్టెస్ గా రెప్రెసెంట్ చేద్దాం మరియు ఇక్కడ ఈ డమ్మీ నోడ్ ని దీని మూలంగా పిలుద్దాం దానిని మనం ns అని లేబుల్ చేస్తాము మరియు ఇక్కడ డమ్మీ నోడ్ ఇది చివరి nf ఇన్పుట్ వైపు మనకు ఇక్కడ AB మరియు C కొరకు నోడ్స్ ఉన్నాయి DE F మీరు ఈ E మరియు F ని చూస్తారు అవి ఎలక్ట్రికల్గా దానికి సమానమైన రేఖను సూచిస్తాయి కాని నేను ఈ ఇంటర్ కనెక్షన్ను మోడల్ చేయాలనుకుంటున్నాను ఇవి లాంగ్ ఇంటర్ కనెక్షన్ లైన్ కావచ్చు కాబట్టి నేను E మరియు F ని 2 వేర్వేరు నోడ్ల వద్ద ఉపయోగిస్తాను అదేవిధంగా G మరియు I D మరియు H HJGI వంటివి మరియు నేను ఈ గ్రాఫ్లో ఇక్కడ చూపించలేదు ఈ ఎడ్జ్ ప్రతి ఒక్కటి వెయిట్ కలిగి ఉంటుంది ఈ వెయిట్ గేట్ డిలే ని ఇంటర్ కనెక్షన్ డిలే లేదా రెండిటిని సూచిస్తుంది ఉదాహరణకు మీరు A నుండి D కి వెళ్ళినప్పుడు మీరు ఈ ఇంటర్ కనెక్షన్ ద్వారా మరియు ఈ గేట్ యొక్క డిలే ద్వారా మీరు D కి చేరుకుంటారు కానీ మీరు E నుండి F కి వెళ్ళినప్పుడు అది కేవలం ఇంటర్ కనెక్షన్ G నుండి I కేవలం ఇంటర్ కనెక్షన్ కాబట్టి మీరు ఈ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ను మోడల్ చేస్తే మీరు ఈ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ను మోడల్ చేసినప్పుడు మీరు ఈ వెయిట్స్ కోసం కొన్ని రియలిస్టిక్ వాల్యూ లను కలిగి ఉండాలి ఇప్పుడు మీరు దీన్ని కలిగి ఉంటే మీరు ఈ గ్రాఫ్ ద్వారా నడుస్తున్న ఒక షార్టస్ట్ పాత్ లేదా లాంగెస్ట్ పాత్ అల్గోరిథంలను కలిగి ఉండవచ్చు తద్వారా ns మరియు nf ల మధ్య లాంగెస్ట్ డిలే ఏమిటో మీరు తెలుసుకోవచ్చు ఇప్పుడు ఈ మొత్తం సర్క్యూట్ నాకు ఇలాంటి దృష్టాంతంలో ఉందని అనుకుందాం కాబట్టి నేను ఈ సర్క్యూట్ను బాక్స్ లాగా బ్లాక్ బాక్స్గా చూపిస్తున్నాను కాబట్టి ABC ఇన్పుట్లు అనేది సరైనవి కాబట్టి D మరియు J రెండు అవుట్పుట్లు ఇవి కొన్ని స్టోరేజ్ ఎలిమెంట్ కి ఫీడ్ చేయాలని అనుకుందాం ఇవి క్లాక్ అని ఫ్లిప్ ఫ్లాప్లు అని చెప్పవచ్చు కాబట్టి ఈ అవుట్పుట్ కొన్ని ఇతర సర్క్యూట్ ఎలిమెంట్లకు వెళుతుంది ఇది తిరిగి A కి ఫీడ్ చేస్తుంది ఇప్పుడు టైమింగ్ అనాలిసిస్ ద్వారా నేను ఈ సర్క్యూట్లో ఇన్పుట్ నుండి అవుట్పుట్ D కి మాక్సిమం డిలే డెల్టా D అని అనుకుంటే అప్పుడు నేను ఇక్కడ అందుబాటులో ఉన్న ఈ సర్క్యూట్ మాడ్యూల్ డెల్టా డెల్టా అని చెప్పగలను కాబట్టి మీరు క్లాక్ పీరియడ్ T Tని చూస్తుంటే మీరు వర్తించే క్లాక్ సిగ్నల్ డెల్టా ప్లస్ డెల్టా D కంటే ఎక్కువగా ఉండాలి ఈ సర్క్యూట్ కలిగివుండే హార్డ్ టైమింగ్ పరిమితి ఇది కాబట్టి మీరు ఫ్లిప్ ఫ్లాప్ల మధ్య ప్రతి సర్క్యూట్ బ్లాక్ల యొక్క స్టాటిక్ టైమింగ్ అనాలిసిస్ చేస్తే క్లాక్ పల్సస్ మధ్య వరస్ట్ కేస్ టైమింగ్ డిలే గురించి మనం చాలా సరసమైన ఎస్టిమేషన్ ను కలిగి ఉంటాము తద్వారా మీరు కనీసం న్యాయమైన స్థాయిని మీరు సరిగ్గా వర్తించే క్లాక్ యొక్క మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత లేదా ఏది అని తెలుసుకోవచ్చు కాబట్టి ప్రాథమికంగా ఇది స్టాటిక్ టైమింగ్ అనాలిసిస్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అయితే ఈ అంశాన్ని మరింత వివరంగా పరిశీలిస్తున్నప్పుడు మనం చర్చించాల్సిన అనేక ఇతర సమస్యలు ఉన్నాయి ఒక సర్క్యూట్ను సర్దుబాటు చేసే ఫాల్స్ పాత్ యొక్క నిర్ణయాన్ని నిర్ణయించడం వంటి సమస్యలు ఉన్నాయి ఉదాహరణకు నేను మీకు మరొక విషయం కూడా చెప్తాను మీకు ఇలాంటి దృశ్యం ఉండవచ్చు మనకు ఒక కాంబినేషనల్ సర్క్యూట్ ఉంది అనుకుందాం తరువాత ఈ విధంగా ఫీడ్ అవుతున్న ఒక ఫ్లిప్ ఫ్లాప్ తరువాత కాంబినేషనల్ సర్క్యూట్ తరువాత ఫ్లిప్ ఫ్లాప్ లాంటివి మనకు ఉన్నాయి ఇక్కడ మీ ఫీడింగ్ తిరిగి ఇలా ఉండవచ్చు ఇప్పుడు ఈ కాంబినేషనల్ సర్క్యూట్ అనేక గేట్లను కలిగి ఉంటుందని చెప్పవచ్చు ఈ సర్క్యూట్ యొక్క కొంత భాగాన్ని ఇక్కడకు లేదా రివర్స్కు తీసుకురావడం మరియు చైన్ లో ఈ ఫ్లిప్ ఫ్లాప్నును కొంచెం ముందుకు తరలించడం సాధ్యమవుతుంది ఎందుకంటే మనం ఈ సర్క్యూట్ల డిలే ని డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 గా చేయడానికి ప్రయత్నిస్తున్నాము ఇది మిస్ మ్యాచ్ అయితే డెల్టా 3 డెల్టా 1 లేదా డెల్టా 2 కన్నా గణనీయంగా ఎక్కువగా ఉందని అనుకుందాం అప్పుడు డెల్టా 3 ఎక్కువ డిలే అవుతుంది ఇది క్లాక్ ఫ్రీక్వెన్సీ ని మాక్సిమం క్లాక్ ఫ్రీక్వెన్సీ గా నిర్ణయిస్తుంది ఈ ఫ్లిప్ ఫ్లాప్లను చైన్ లో ముందుకు మరియు వెనుకకు తరలించడం ద్వారా మీరు దీన్ని బ్యాలన్స్ చేయగలిగితే ఈ డెల్టాలు సుమారు సమానంగా మారవచ్చు అప్పుడు మీరు క్లాక్ ఫ్రీక్వెన్సీకి సంబంధించి కొంత ఆప్టిమైజేషన్ చేయవచ్చు కాబట్టి ఈ విషయాలన్నీ మనం తరువాత చర్చిస్తాము మరియు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే సిగ్నల్ ఇంటెగ్రిటీ మరియు సర్క్యూట్లలో క్రాస్స్టాక్లను పరిగణనలోకి తీసుకుందాం ఇప్పుడు మనం సబ్మైక్రాన్ VLSI చిప్ను చూస్తున్నాము 2 ఇంటర్కనెక్షన్ వైర్ల మధ్య గ్యాప్స్ చాలా తక్కువ ఫ్యాబ్రికేషన్ ఎర్రర్ కారణంగా అవి దగ్గరకు కూడా రావచ్చు కాబట్టి ఒక లైన్ లో సిగ్నల్ ట్రాన్సిషన్ ఉంటే ఆ ట్రాన్సిషన్ మరొక లైన్ కి జతచేయబడుతుంది మరియు మీరు తగినంత జాగ్రత్తగా లేకపోతే ఇది ఆ సిగ్నల్ లైన్ లు కంప్యూటేషన్ లేదా కాల్కులేషన్ లో ఎర్రర్ కి దారితీస్తుంది కాబట్టి సిగ్నల్ ఇంటెగ్రిటీ అంటే సిగ్నల్ అని అనుకుందాం కాని క్రాస్స్టాక్ కారణంగా ఈ సిగ్నల్ తరచూ పొల్యూట్ అవుతోంది లేదా అక్కడ కొంత ఎర్రర్ రావచ్చు కాబట్టి మీరు ఈ రకమైన సిగ్నల్ ఇంటెగ్రిటీ మరియు క్రాస్స్టాక్ సమస్యలను అనలైజ్ చేయగలిగి మరియు కొన్ని విధానాలు మీరు గాని అనుసరిస్తే మనం ప్రాక్టికల్ సర్క్యూట్లలో ఈ రకమైన సమస్యలను అధిగమించవచ్చని భావిస్తాము కాబట్టి సాధారణంగా డిజైన్ రూల్స్ చాలా సాంప్రదాయికమైనవి కానీ మీరు ఈ డిజైన్ రూల్స్ ను పాటిస్తే మీ ఫైనల్ డిజైన్ ఈ రకమైన సమస్యల నుండి విముక్తి పొందగలదని అనుకుంటున్నాను డిజైన్ రూల్ అంటే లైన్ యొక్క మినిమం సెపరేషన్ అని చెప్పవచ్చు కాబట్టి వేసిన అన్ని లైన్ లలో మీరు మినిమం సెపరేషన్ ఇలా ఉండేలా చూసుకోండి వాస్తవానికి సమయం చూడండి 1414 ఇది ఒక ఉదాహరణ మరియు ఇది కూడా మరొక ఉదాహరణ మీరు లైన్ ల మాక్సిమం లెన్త్ ను పరిమితం చేయవచ్చు ఎందుకంటే ఇంటర్కనెక్షన్ లైన్ పొడవైనది అయితే డిస్ట్రిబ్యూటెడ్ రెసిస్టివ్ మరియు కెపాసిటివ్ ఎఫెక్ట్స్ చేయబడినవి రావచ్చు ఇది సిగ్నల్ డిలే కు మాత్రమే కాదు సిగ్నల్ డిగ్రేడషన్ కూడా దారితీస్తుంది సిగ్నల్ మీరు కొన్ని ఇతర సర్క్యూట్లకు ఫీడ్ గా ఇస్తే డిగ్రేడషన్ కారణంగా ఎర్రర్స్ ఉండవచ్చు అంటే ఒకదాన్ని 0 గా గుర్తించవచ్చు సరే కాబట్టి ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకుందాం కాబట్టి ఇక్కడ మీరు కొన్ని గేట్లను చూపిస్తారు ఇక్కడ ఈ గేట్ల అవుట్పుట్ నుండి కొన్ని సిగ్నల్ ట్రాన్సిషన్స్ జరుగుతున్నాయి రెండవ గేట్ ట్రాన్సిషన్ కంటే ఈ గేట్ ట్రాన్సిషన్ కొంచెం ఆలస్యంగా జరుగుతోంది ఎందుకంటే ఈ 2 ఇంటర్ కనెక్షన్ లైన్ లు ఒకదానికొకటి పార్లల్ గా నడుస్తున్నాయి మరియు కెపాసిటివ్ కప్లింగ్ ఉంటుందని అనుకుందాం కెపాసిటివ్ కప్లింగ్ వల్ల ఏమి జరుగుతుందంటే ఈ సిగ్నల్ లైన్ సెకనులో మీరు ఇలాంటి స్వచ్ఛమైన ట్రాన్సిషన్ ను కలిగి ఉంటారని ఊహించవచ్చు కానీ ఇక్కడ పెరుగుతున్న ఆకస్మిక స్పైక్ కారణంగా మీరు ఇక్కడ ఆకస్మికంగా నాయిస్ సిగ్నల్ను ఇంజెక్ట్ చేయవచ్చు మరియు ఈ నాయిస్ సిగ్నల్ కి ఆంప్లిట్యూడ్ హై గా ఉంటే మరియు ఈ సిగ్నల్ వేరే గేటుకు ఫీడ్ ఇస్తుంది అది తాత్కాలికంగా దానిని 0 గా గుర్తించి మళ్ళీ 1 లా అవుతుంది కాబట్టి ఇది టైమింగ్ ఎర్రర్ మరియు కాల్కులేషన్ లో కొంత ఎర్రర్ కి దారితీయవచ్చు కాబట్టి ఇది నేను ఇచ్చిన చాలా సింపుల్ ఉదాహరణ కానీ ఇక్కడ మనం చాలా డిలే సంబంధిత సమస్యలు మరియు ఇతర సమస్యలను చూద్దాం మన తదుపరి మాడ్యూళ్ళలో మనము ఈ విషయాలను వివరంగా చర్చిద్దాము ఈ క్లాక్ గురించి నేను ఇంతకు ముందే చెప్పాను ఈ క్లాక్ మరియు పవర్ రూటింగ్కు కొంత ప్రత్యేక శ్రద్ధ అవసరం ఎందుకంటే మీకు క్లాక్ సిగ్నల్స్ ఉన్నప్పుడు అది సిగ్నల్స్ పంపిణీ చేయడానికి వేర్వేరు పాయింట్లు ను అనుమతించే సమస్య మాత్రమే కాదు అది ఎక్కడ ఉండాలో చెప్తుంది ఈ స్టోరేజ్ ఎలిమెంట్స్ యొక్క సరైన ఆపరేషన్ కోసం సాటిసిఫై అవ్వాల్సిన ఇతర క్లాక్ సంబంధిత పారామితులు చాలా ఉన్నాయి రైజ్ టైం ఫాల్ టైం సెటప్ టైం టైం డిలే సంబంధిత పారామితులు ఇలా చాలా ఉన్నాయి వీటిని చాలా జాగ్రత్తగా చూడాలి మరియు మీ డిజైన్ బాగుంటే ఆ డిలేస్ కూడా లిమిట్స్లో నే ఉంటాయి క్లాక్ ఫ్రీక్వెన్సీ యొక్క రియలిస్టిక్ వాల్యూ తో ముందుకు రావడానికి మీరు వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి ఈ సర్క్యూట్ను సరైన మార్గంలో అమలు చేయాలని భావిస్తున్నాము కాబట్టి క్లాక్ రూటింగ్ కోసం మీరు డిలే స్కూస్ మరియు హజార్డ్స్ వంటి సమస్యలను కన్సిడర్ చేయాలి అంతకుముందు నేను తీసుకున్న ఉదాహరణ మనము క్లాక్ స్కూస్ గురించి మాట్లాడుబో తున్నాము క్లాక్ స్కూస్ అంటే ఒకే క్లాక్ 2 వేర్వేరు సమయాల్లో 2 వేర్వేరు పాయింట్లకు చేరుకుంటుంది కాని ఆ H ట్రీ టైపు ని ఉపయోగించడం ద్వారా అన్ని ఇంటర్ కనెక్షన్ లెన్త్ లను ఈక్వల్ గా చేయడం ద్వారా ఇంటర్ కనెక్షన్ డిలే కూడా ఈక్వల్ గా ఉంటుందని అనుకుంటున్నాము కాబట్టి మనము ఈ స్కూస్ ను చాలా వరకు తగ్గించాలని ఆశిస్తున్నాము కాబట్టి ఇది ఇప్పటివరకు ఒక క్లాక్ కి సంబంధించినది కానీ Vdd మరియు గ్రౌండ్తో పవర్ రౌటింగ్ కోసం ఇది కూడా చాలా ముఖ్యమైన సమస్య ఎందుకంటే ఒక విషయం ఏమిటంటే క్యారీ డేటాను సాధారణ సిగ్నల్లతో పాటు పవర్ సిగ్నల్లను కలపడం మనకు ఇష్టం లేదు ఎందుకంటే డేటా వేరియేషన్స్ ను పవర్ సిగ్నల్లలోకి కపుల్ చేయకూడదు మరియు పవర్ సప్లై వేరియేషన్స్ ను ఉత్పత్తి చేయకూడదు అది ఆశించినది కాదు కాబట్టి సాధారణంగా పవర్ Vdd మరియు గ్రౌండ్ని సూచిస్తుంది అవి ప్రత్యేక అంకితమైన మెటల్ లేయర్స్ పై నడుస్తాయి కాబట్టి ఇంటర్ఫెరెన్స్ మరియు క్రాస్స్టాక్ అక్కడ మినిమం గా ఉంటాయి కొన్ని చోట్ల చిప్ యొక్క వేర్వేరు భాగాలలో పవర్ రిక్వైర్మెంట్స్ లో డిఫరెంట్ గా ఉన్నందున కొన్ని చోట్ల లైన్ లు విస్తృతంగా ఉండవచ్చు లైన్ లు చాలా తక్కువ వెడల్పు అవసరం కాబట్టి సిగ్నల్ లైన్ల మాదిరిగా కాకుండా లైన్ ల వెడల్పు స్థిరంగా లేదు ఎక్కడో చాలా ఫ్లో ప్రవహిస్తుందని భావిస్తున్న చోట లైన్ విస్తృతంగా ఉంటుంది పవర్ సప్లై లో పవర్ సిగ్నల్స్ డిస్ట్రిబ్యూట్ చేయబడుతున్నందున తరువాత లైన్ లు సన్నగా మరియు సన్నగా మరియు సన్నగా మారవచ్చు కాబట్టి దీనికి ప్రియోరి పవర్ అవసరమవుతుంది మరియు ఈ లైన్ ల యొక్క ఖచ్చితమైన వెడల్పులను నిర్ణయించడానికి ఇది చేయాలి కాబట్టి ఇంతకుముందు చూసిన అదే క్లాక్ జనరేటర్ రేఖాచిత్రం ఇదే కాని నేను నిజమైన క్లాక్ డిస్ట్రిబూషన్ ఆ దృష్టాంతంలో చెప్పినట్లుగా క్లాక్ డిస్ట్రిబూషన్ పాయింట్లు అంత ఏకరీతిలో ఉండకపోవచ్చు కాబట్టి ఈ చిన్న ప్రక్రియ నేను ఈ సిగ్నల్ను పంపిణీ చేయాల్సిన పాయింట్లు మరియు క్లాక్ ఎక్కడో కేంద్రంగా ఉత్పత్తి అయ్యే చోట ఒక దృశ్యాన్ని కలిగి ఉండవచ్చు కాబట్టి ఈ సందర్భాలలో క్లాక్ స్క్యూ ను తగ్గించడానికి వివిధ పారామితులను నిర్ణయించడానికి భాగస్వామ్యం చాలా కాంప్లెక్స్ అనాలిసిస్ విశ్లేషణ చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ మనం తరువాత కొన్ని అల్గారిథమ్లను చూస్తాము మరియు Vdd మరియు గ్రౌండ్ నెట్కు సంబంధించినది వివిధ విభాగాలు వేరియబుల్ వెడల్పును కలిగి ఉండవచ్చని నేను చెప్పాను లైన్ వెడల్పు కాల్కులేషన్ అవసరం ఇది సంక్లిష్టమైనది మరియు అవి సాధారణంగా ఒక ప్రత్యేక మెటల్ లేయర్ పై వేయబడతాయి ఇప్పుడు VLSI ఫీజికల్ డిజైన్ కు సంబంధించి మనం చర్చించాల్సిన చివరి విషయం ఏమిటంటే ఫీజికల్ వెరిఫికేషన్ అని పిలువబడే ప్రక్రియ దీనిని డిజైన్ సైన్ ఆఫ్ తరువాత అనుసరిస్తారు ఫీజికల్ వెరిఫికేషన్ అంటే ఏమిటి పేరు సూచించినట్లే మనము ఫీజికల్ గా ఇన్స్పెక్షన్ ద్వారా వెరిఫై చేయడానికి ప్రయత్నిస్తాము ప్లేస్ మెంట్ రూటింగ్ మొదలైన అన్ని దశలను మనం చూశాము మనము లేఅవుట్ వరకు వచ్చాము మీరు ఒక లేఅవుట్ వద్దకు చేరుకున్న తర్వాత మీ కళ్ళతో మీరు చూడలేని ఆ ఇన్స్పెక్షన్ చేయవలసి ఉంటుంది ఇది ఒక విపరీతమైన మార్గాలను ఉపయోగించి ఆటోమేటడ్గా మైక్రోస్కోపిక్ మెకానిజం ఉపయోగించి వాడుతాము మీరు లేఅవుట్ను పరిశీలించాలి మీరు లేఅవుట్ను పరిశీలించవచ్చు మరియు మీరు అక్కడ ఉన్న అనామలీస్ ను తెలుసుకోవచ్చు ఎందుకంటే మీరు 2 వైర్లు ఒకదానికొకటి పార్లల్ గా నడుస్తున్నట్లు కొన్ని డిజైన్ రూల్స్ ను కలిగి ఉండవచ్చని నేను చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు నేను దీన్ని కొద్దిగా మెరుగుపరుస్తాను 2 వైర్లు ఒకే లేయర్ సెపరేషన్ పై నడుస్తుంటే ఇది ఇలా ఉండాలి 2 వైర్లు వేర్వేరు లేయర్ల సెపరేషన్ తప్పకుండా చేయాలి అదేవిధంగా లేయర్ల మినిమం విడ్త్ లు అది మెటల్ గా ఉంటే మినిమం విడ్త్ ఎలా ఉండాలి ఇది పాలిసిలికాన్ అయితే విడ్త్ ఎలా ఉండాలి ఇది డిఫ్యూషన్ అయితే విడ్త్ ఎలా ఉండాలి ఇది కాంటాక్ట్ కనెక్షన్ అయితే కనీస డైమెన్షన్ ఎలా ఉండాలి ఇవి కొన్ని డిజైన్ రూల్స్ ఇవి అప్రియోరిని నిర్వచించాయి మరియు మీరు లేఅవుట్ను సృష్టిస్తున్నప్పుడు ఆప్టిమైజేషన్ దశలు చాలా ఉన్నాయి ఇది జరగవచ్చు ఒక దశలో కొన్ని బగ్ కారణంగా కొన్ని డిజైన్ నియమాలు ఉల్లంఘించబడుతున్నాయి కాబట్టి ఆ ఉల్లంఘనలను మీ లేఅవుట్లో ఉండకుండా మీరు కొన్ని లేఅవుట్ ను ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఫీజికల్ డిజైన్ వెరిఫికేషన్ ను ఎల్లప్పుడూ చేస్తారు ఆ డిజైన్ రూల్స్ లో కొన్ని ఉల్లంఘనలను ను చూడటానికి లేఅవుట్ను మొత్తంగా వెరిఫై చేయండి మరియు మీరు సంతృప్తి చెందినప్పుడు మాత్రమే దానితో మీరు డిజైన్ సైన్ ఆఫ్ కోసం వెళ్ళవచ్చు ఇక్కడ మీరు మీ లేఅవుట్ డేటాను ఫ్యాబ్రికేషన్ కోసం పంపవచ్చు నేను చెప్పినట్లుగా ఈ లేఅవుట్ డేటా సాధారణంగా ఫౌండ్రీలో ఫ్యాబ్రికేషన్ కోసం కొన్ని ప్రామాణిక ఆకృతిలో పంపబడుతుంది GDS2 అటువంటి ప్రసిద్ధ ఫార్మాట్ కాబట్టి డిజైన్ల పరిమాణం మరియు సంక్లిష్టత కారణంగా నేను చెప్పినట్లు ఇక్కడ మీరు చూడగలిగినట్లుగా ఫీజికల్ వెరిఫికేషన్ మరియు పద్దతులు అవసరం ఫ్యాబ్రికేషన్ కోసం ఒక డిజైన్ పంపడం చూస్తాం కొన్నిసార్లు మనము దానిని టేపింగ్ అవుట్ అని పిలుస్తాము టేప్ అవుట్ అనేది డిజైన్ హౌస్లలో బాగా ప్రాచుర్యం పొందింది మరియు ఈ ఫీజికల్ వెరిఫికేషన్ చాలా బాగా నిర్వచించబడిన ప్రక్రియ కాదు అందువల్ల దీనికి అనేక ఇటరేషన్స్ అవసరం కావచ్చు ఇవి మనము అమలు చేయడానికి ప్రయత్నిస్తున్న కొన్ని అడ్హాక్ తనిఖీలు మరియు ఆప్టిమైజేషన్లు వంటివి కొన్ని పెరుగుతున్న పరిష్కారాలు కాబట్టి ఒక ఎర్రర్ పరిష్కరించడానికి కొన్ని ఇతర ఎర్రర్ లు ఇంజెక్ట్ కావచ్చు మీరు దీన్ని నిరంతరం చేయాలి కాబట్టి మరియు అవసరమైనప్పుడు అవసరమైతే తిరిగి తనిఖీ చేయడం మరియు తిరిగి పరీక్షించడం అవసరం కాబట్టి ఇది మీరు చేయవలసిన చివరి ప్రక్రియ మరియు మీరు ఫ్యాబ్రికేషన్ కోసం మీ డిజైన్ను టేప్ అవుట్ చేయడానికి ముందు సాటిస్ఫై అవ్వాలి కాబట్టి నేను చెప్పినట్లుగా డిజైన్ రూల్ చెక్ అనేది ఒక ప్రక్రియ ఇది చాలా ముఖ్యమైనది మినిమం విడ్త్ మినిమం సెపరేషన్ అదే వేర్వేరు లేయర్ల యొక్క మినిమం సైజ్ కాంటాక్ట్ లను ఇవన్నీ పేర్కొనాలి ఇప్పుడు ఈ సెపరేషన్ లు మరియు ఈ విడ్త్ లు సాధారణంగా లాంబ్డా అని మనము బేసిక్ ఫీచర్ సైజ్ ప్రకారం పేర్కొనబడతాయి కాబట్టి టెక్నాలజీస్ స్కేల్స్ డౌన్ చెప్పినట్లుగా 0 25 మైక్రాన్ నుండి 0 18 మైక్రాన్ నుండి 0 12 మైక్రాన్ వరకు నేటి వరకు ఇది 22 నానో మీటర్లు మరియు అంతకు మించి వున్నాయి వీటి డిజైన్ రూల్స్ మారుతూనే ఉంటాయి కాని అన్ని రూల్స్ ప్రాథమిక ఫీచర్ సైజు లాంబ్డా పరంగా ఉంటాయి 0 022 మైక్రాన్ 22 నానో మీటర్ టెక్నాలజీకి 0 22 మైక్రాన్ ఇక్కడ లాంబ్డా 0 022 మైక్రాన్ లేదా 22 నానో మీటర్ ఉంటుంది కాబట్టి లాంబ్డా పారామీటర్ పరంగా మీరు డిజైన్ రూల్స్ ను నిర్వచించారు మరియు మీరు అలాంటి డిజైన్లను ధృవీకరించడానికి ప్రయత్నిస్తారు మరియు మీరు చేసేది సాధారణంగా ఒక రకమైన టెంప్లేట్ బేస్డ్ మాచింగ్ మీరు చాలా టెంప్లేట్లను డిఫైన్ చేశారు ఎందుకంటే డిజైన్ రూల్ చెకింగ్ కష్టం కావచ్చు మీరు విండోస్ రకాన్ని స్లైడ్ చేయడం ద్వారా మొత్తం నెట్లిస్ట్తో ఆ టెంప్లేట్లను మ్యాచ్ చేయడానికి ప్రయత్నిస్తారు ఇక్కడ మీకు ఈ విండోని ఎరుపు పెట్టె లాగా ఉందని నేను ఒక ఉదాహరణ చూపిస్తున్నాను ఈ ఎరుపు పెట్టెలో ఏదో ఒక కనెక్షన్ యొక్క జిగ్జాగ్ గా ఉంది ఇక్కడ కొంత మినిమం విడ్త్ ఉంటుంది కానీ కొన్ని ఫ్యాబ్రికేషన్ ఎర్రర్స్ కారణంగా ఈ లైన్ యొక్క విడ్త్ తగ్గించబడింది కాబట్టి ఇది మా డిజైన్ రూల్ ఉల్లంఘన కాబట్టి మీరు లేఅవుట్లో కొంత తనిఖీ చేయవచ్చు మరియు అలాంటి డిజైన్ ఉల్లంఘనలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము కాబట్టి ఈ పాటర్న్స్ వివిధ రకాల పాటర్న్స్ యొక్క విభిన్న అబ్స్ట్రాక్షన్ కావచ్చు మీరు దానిని తరలించి ఈ విండో కింద మీరు చూసేది వీటిలో దేనితోనైనా సరిపోతుందో లేదో చూడండి నన్ను నమ్మండి ఇది సాధారణంగా జరుగుతుంది మరియు ఇది చాలా సమయం తీసుకునే ప్రక్రియ ఎందుకంటే మీరు మొత్తం లేఅవుట్ ద్వారా చూడవలసి ఉంటుంది ఇది చాలా సమయం తీసుకునే ప్రక్రియ కానీ దీని అర్థం ఏమిటంటే ఇది పంపిన తర్వాత మాత్రమే ఫ్యాబ్రికేషన్ కోసం మీ డిజైన్ వెళ్తుంది ఇది మళ్ళీ చాలా ఖరీదైనది దీనికి ముందు మీకు ఏ ఎర్రర్ కలిగి ఉండకూడదు కాబట్టి మీరు దీనిపై సంతృప్తి చెందిన తర్వాత చివరకు ఫ్యాబ్రికేషన్ కోసం డిజైన్ను పంపండి టేపింగ్ అవుట్ మరియు ఆ తర్వాత మీ ఫైనల్ చిప్ను కల్పించవచ్చు కాబట్టి మీరు చూసినది ఏమిటంటే ఫీజికల్ డిజైన్ ప్రక్రియలో అవసరమైన వివిధ దశల గురించి మీరు చెప్పగలిగే బర్డ్స్ ఐ వ్యూ bird's eye view నుండి మనము చాలా త్వరగా సమీక్షించాము వీటిని మనము చాలా ఎక్కువగా వరుస మాడ్యూళ్ళలో వివరంగా వ్యవహరిస్తాము మరియు మీరు చర్చించబోయే మరో విషయం లో పవర్ డిజైన్ గురించి కొన్ని ప్రత్యేకమైన పరిశీలన ఎందుకంటే లో పవర్ డిజైన్ కూడా ఇప్పుడు చాలా ముఖ్యమైనది ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ రోజుల్లో ఉపయోగించే చాలా కంప్యూటింగ్ గాడ్జెట్లు బ్యాటరీపై పనిచేస్తాయి మా కార్యాలయాలలో డెస్క్టాప్లు ల్యాప్టాప్లు మొబైల్స్ టాబ్లెట్లు అన్నీ బ్యాటరీలపై పనిచేస్తాయి కాబట్టి పవర్ కంజంప్షన్ తగ్గించడం చాలా ముఖ్యం కాబట్టి ఇది మనం చర్చించబోయే ఒక విషయం దీనితో మనం ఈ ఉపన్యాసం 6 చివరికి వచ్చాము